ఇప్పటి వరకు మనము ఎపిసోడిక్ మరియు సెమాంటిక్ జ్ఞాపకాలు ప్రధమంగా ఏవైతే డిక్లరేటివ్ మెమరీ యొక్క భాగమో వాటిని స్పష్టమైన మెమరీ explicit memory అని అంటారని తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఇంప్లిసిట్ సైట్ జ్ఞాపకంలోనికి వద్దాము దీనినే మనము విధానపరమైన జ్ఞాపకం అని కూడా అంటారు విధానపరమైన జ్ఞాపకశక్తి ప్రధమంగా విధానం మరియు నైపుణ్యం కలిగిన ప్రవర్తన అందుకే మనము ఒక నైపుణ్యం సంపాదించినప్పుడు మరియు క్రమముగా మనము ఈ మొత్తము ప్రక్రియ ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ చాలా ఆటోమేటెడ్ గా అయ్యింది అని గ్రహిస్తాము మనము నియంత్రణ పద్ధతిని అభివృద్ధి చేసాము మనము ఈ పద్ధతి మీద పట్టు సాధించాము దీనినే విధానపరమైన జ్ఞాపకశక్తి అని అంటాము ఇప్పుడు మీరు డిక్లరేటివ్ జ్ఞాపకాలను ఆ కోణం లో చూస్తే అవి ప్రాథమికంగా వాస్తవాలు మరియు సంఘటనలు కానీ ప్రొసీడ్యురల్ మెమరీ ప్రధానంగా అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని సూచిస్తుంది మరియు ప్రొసీడ్యురల్ మెమరీ సాధారణంగా అవ్యక్తముగా ఉండునది ఇప్పటికి మీరు మీ జీవితంలో చాలా చాలా సంఘటనలు చూసే ఉంటారు మరియు మీరు వాటి పూర్తి యంత్రాంగం దానిని ఎలా నడిపించాలా అని గుర్తు పెట్టుకునే వుంటారు ఉదాహరణకి సైకిల్ తొక్కడం బండి నడపడం కంప్యూటర్ని వాడటం అన్ని యంత్రంగాలను మీరు దశల వారీగా వరుసలో గ్రహిస్తారు ఈ అన్ని దశలు చాలా జాగ్రత్తగా ఒక వరుసలో పాటించేలా ఉండాలి మీకు యంత్రంగం సరైన పద్ధతిలో పనిచేయాలంటే సరే కానీ ఇప్పుడు అది మీకు చాలా బాగా వచ్చివుండేది ఎలా అంటే ఈ రెండింటికి మధ్యస్థానంగా వున్న దశలు ఈ దశలో మార్పు ఇవేమి మీకు గుర్తు వుండవు మీరు తెలుసుకుంటారు ఎలా అంటే పనులు స్వయంచాలకంగా జరిగి పోతాయి దీనినే ప్రొసీడ్యురల్ మెమరీ అని అంటారు మనం ఇప్పుడు ఈ వీడియోని చూసి మెడికల్ టెక్నీషియన్ ఎంత జాగ్రత్తగా పని చేస్తాడు అని గమనిద్దాము అతనికి ఆ ఉపకరణం ఎలా వాడాలో తెలుసు ఆ రోగానికి సంబంధించిన వైద్యుడు ఏమి చేయమన్నారో తెలుసు మిగిలానివి అంతా గుబ్బలు తిప్పడమే వాటిని పెట్టడమే ఆ యంత్రాన్ని పెట్టి దాని నుండి ఔట్పుట్ తీస్తాడు సరే దీనిని చూడండి ఇప్పుడు మనకి ఎక్సప్లిసిట్ మరియు అవ్యక్త మెమరీ గురించి అర్ధం చేసుకున్నాము ఇప్పుడు మనము దీర్ఘ కాళిక మెమోరీలో ఒక అంశాన్ని చూద్దాము దానినే మనము ప్రాస్పెక్టివ్ మెమరీ అనిఅంటాము ప్రాస్పెక్టివ్ అంటే మనకి భవిషత్తులో వచ్చేది అంటే ఒక మనిషి తాను చేయబోయే పని మరిచి పోతే ఉదాహరణకి నేను వెళ్లి లైట్ వెలగడానికి కావలిసిన స్విచ్ వేయడానికి నా టేబుల్ వదిలి స్విచ్ బోర్డు వైపు వెళతాను మధ్యలో నేను ఏమి చేద్దాము అనుకున్నానో మరిచి పోతాను దీనిని ప్రాస్పెక్టివ్ మెమరీ లాస్ అని అంటాము వయసు మళ్ళిన వాళ్లలో ఈ సమస్యను ఎక్కువగా చూస్తాము మన యువ రోజుల్లో అంటే మన యుక్త వయస్సులో మనకి ఈ సమస్య ఉండదు మనము చాలా బిజీగా ఉంటే తప్ప మరియు మనము బహువిధి విధానములు చేస్తున్నప్పుడు అప్పుడు అది జరిగి ఉండేది ఎందుకంటే రెండు ఆలోచనల మధ్య పోటీ సమాంతరంగా ఉంటాయి పెద్దవారి విషయంలో వాళ్ళకి ఒక్క ఆలోచనే వున్నా ఒకే ఒక ప్రాస్పెక్టివ్ ఉన్నా కానీ వాళ్ళకి ఒక ప్రణాళిక అమలు చేయాలి కానీ ఈ సమస్య ఉండవచ్చు ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నారో అనే విషయాన్నీ గుర్తు తెచ్చుకోవడంలో అసమర్థత ఉంటుంది అందుచేత ఈ చిత్రం అసలు రెట్రోస్పెక్టివ్ మరియు ప్రాస్పెక్టివ్ జ్ఞాపకం ఎలా ఉంటుందో సూచిస్తుంది ఇప్పుడు రెట్రోస్పెక్టివ్ అంటే మీరు ఈ రోజు నేను కొన్ని పత్రాలు బ్యాంకులో ఇచ్చాను మీరు ఒక పని చేసారు మరియు మీకు గుర్తు ఉంటుంది సరే ప్రాస్పెక్టివ్ జ్ఞాపకం అంటే నేను ప్రణాళిక వేసుకుంటాను సరే మరియు మీరు ఏమి చేద్దామని ప్రణాళిక వేసుకున్నారో అందులో సగం ప్రణాళిక అమలు చేసే లోపల మీరు మర్చిపోతారు దానిని ప్రాస్పెక్టివ్ జ్ఞాపకశక్తిని కోల్పోవడం అంటాము ఈ రకమైన జ్ఞాపక శక్తి ఎక్కువగా వయసు మళ్ళిన వారిలో చూస్తాము ఇప్పుడు స్వల్ప కాలీక మరియు దీర్ఘ కాలిక ఇంద్రియ జ్ఞాపకాలను తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఈ మూడు వ్యవస్థల్ని పోల్చి చూద్దాము ఈ మూడిటిని సరిపోల్చదానికి ప్రమాణాలు ఏమిటో చూద్దాము ఇప్పుడు ఈ తెర మీద తెల్లగా చూస్తారు రాసిన పదానికి ఒక ప్రమాణం ఉంటుంది దేనిమీద ఈ మూడు జ్ఞాపక వ్యవస్థలు పోల్చి చూడబడతాయో తెలుసుకుందాము మొదటిది సెన్సరి జ్ఞాపక వ్యవస్థ ఐకానిక్ జ్ఞాపకశక్తి లో విషయాలను గుర్తు పెట్టుకునే సమయం కేవలం 1 2 సెకండ్లు మాత్రమే అని మనము చర్చించుకున్నాము ఎకోయిక్ మెమరీ విషయంలో గుర్తు పెట్టుకునే సమయం కేవలం 4 5 సెకండ్లు మాత్రమే మరియు ఈ స్వల్పకాలిక జ్ఞాపకశక్తిలో విషయాలను గుర్తు పెట్టుకునే సమయం గణనీయంగా 20 నుండి 30 సెకండ్ల వరకు ఉంటుంది దీర్ఘకాలిక మెమోరీలో చూస్తే అది కొన్ని రోజులు లేదా నెలలు లేదా జీవితాంతం కావచ్చు అంటే ఏదైనా ఒక ఒక సెకను నుండి జీవితాంతము అవుతుంది ఇదే పూర్తి విస్తరణ 5 సెకండ్ల వరకు ఇంద్రియ జ్ఞాపకాశక్తి 30 సెకండ్ల వరకు ఉంటుంది మొదట స్వల్పకాలిక తరువాత దీర్ఘ కాలికంగా ఉంటుంది సామర్ధ్యం పరంగా మనం గ్రహించేది ఏంటంటే సెన్సరీ జ్ఞాపకానికి కుడా సాపేక్షంగా ఎక్కువ సమాచారం నిల్వ పరిచే సామర్ధ్యం ఉండదు సెన్సరీ జ్ఞాపకశక్తి స్థాయిలో 16 వస్తువులు వరకు నిల్వ వుంచుకోవచ్చు మరియు బహుశా మరి కొంచం ఎక్కువ చేయగలుగుతాము దీర్ఘ కాలిక జ్ఞాపకశక్తి ఆ కోణంలో నుండి చూస్తే ఇచ్చిన సమయంలో మనము సామర్ధ్యము సాపేక్షంగా తక్కువ అని గ్రహిస్తాము కానీ ఈ వస్తువులు లేదా విషయాలను భాగాలుగా విభజించినప్పుడు సామర్ధ్యం చాలా ఎక్కువగా వృద్ధి అవుతుంది మీరు మూడు భాగాలుగా విభజిస్తారో లేదా నాలుగు భాగాలుగా విభజిస్తారా సుమారుగా 40 అంశాలు స్వల్పకాలిక జ్ఞాపకశక్తిలో నిల్వ వుంచుకోవచ్చు దీర్ఘ కాలిక జ్ఞాపక శక్తి చాలా పెద్దది దాని పరిమితి తెలియదు మరియు అన్ని నిల్వవుంచొకోగలుగుతాము ఆ తరువాత దానిని జ్ఞాపక శక్తిలో బదిలీ చేసాము మనము దీర్ఘ కాలిక జ్ఞాపక శక్తిలో బదిలీ అవసరం లేదు ఎందుకంటే సమాచారం ఇప్పటికే నిల్వ ఉంటుంది అంతకు మించి అందులో ఏమి చేయడానికి లేదు కానీ సెన్సరీ జ్ఞాపక శక్తిలో శ్రద్ధ మరియు గుర్తింపు చాలా ముఖ్యమైన పాత్ర అంశాలు ప్రాధాన్యం మరియు గుర్తించబడ్డ అంశాలు వాటికి స్వల్ప కాలిక జ్ఞాపకశక్తి వైపు వెళ్లే సంభావ్యత ఉంటుంది మీరు శ్రద్ధ పెట్టని అంశాలు లేదా గుర్తించని అంశాలు అవి ఇప్పుడు స్వల్పకాలిక జ్ఞాపకశక్తికి చెందినవి స్వల్పకాలిక జ్ఞాపకశక్తి విషయంలో మనము ఈ వాస్తవాన్ని చర్చించుకున్నాము అంతేకాకుండా రెండు రకాల రిహార్సల్స్ వున్నాయి అవి ఏమిటంటే నిర్వహించే రెహెర్స్ల మరియు విస్తృతమైన రెహెర్స్ల ఇప్పుడు ఈ రిహార్సల్స్ ని ఆధారంగా తీసుకుంటే ఈ అంశాలు తగిన విధంగా ముందుకు వెడతాయి అంటే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి అన్నమాట ఇప్పుడు మనము ఏ సమాచారము నిల్వ ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాము సెన్సరీ జ్ఞాపకశక్తి విషయానికి వస్తే అది ఇన్పుట్ యొక్క స్వల్పకాలిక జ్ఞాపకశక్తిలో నిల్వవుంచిన ఖచ్చితమైన అనుకరణ దానిలో శబ్దాలు దృశ్యాలు పదాలు మరియు వ్యాఖ్యలు ఉంటాయి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో అద్భుతమైన అంశం ఇది దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ప్రధానంగా అర్ధవంతమైన వ్యాఖ్యలు జీవితంలో సంఘటనలు అంశాలు దృశ్యాలు ఉంటాయి ఇప్పుడు మనము అర్థపరమైన మరియు ఎపిసోడిక్ జ్ఞాపకశక్తి గురించి చర్చించుకుందాము ఇదంతా దీర్ఘకాలిక జ్ఞాపకష్తక్తిలో భాగము దీర్ఘకాలిక జ్ఞాపకశక్తినుండి గుర్తు చేసుకునే అసమర్థత పరంగా సమాచార నష్టం పరంగా సెన్సరీ జ్ఞాపకశక్తిని తీసుకుంటే క్షీణించిన లేదా సమాచార క్షయం అనేది నష్ట పోవడానికి గల ఒక ముఖ్య కారణం స్వల్పకాలిక మెమరీ విషయంలో పాత సమాచారం వచ్చే సమాచారాన్ని బట్టి స్థానభ్రంశం చెందుతుంది కానీ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో అది తప్పుగా నిర్మాణం అయ్యి ఉండవచ్చు అది తగని తిరిగి పొందడానికి ఉపయోగపడే వ్యూహం లేదా అది ఇంటర్ఫేరెన్సు అంటే రెండు విషయాలు గుర్తు తెచ్చుకోవడంలో ఒక దానితో ఇంకొకటి పోటీ పడితే ఇది ఇంటర్ఫేరెన్సుకి దారి తీస్తుంది మీరు ఒక ఫైల్ కి జ్ఞాపకశక్తి అని ఇచ్చి ఎమోషన్ అనే ఫైల్ పేరుతో వెతికితే మీకు సమాచారం రాదు కదా అనుగుణముకాని తిరిగి పొందే వ్యూహాలు వాడతారు లేదా మీకు ఆ సమాచారం ఒక అర్ధవంతమైన విధానంలో నిల్వ వుంది అని తెలిస్తే మీరు యాదృచ్ఛికంగా వెతుకుతారు మీరు సమాచారాన్ని తిరిగి పొందలేకపోతే సాధ్యమైన కారణాలు ఏమిటంటే అయితే సమాచారం దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో లేదని అర్ధం జ్ఞాపకశక్తి గురించి ఇంకొక రెండు ఆసక్తికరమైన విషయాలు వున్నాయి ఒక దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము అది ఏమిటంటే జ్ఞాపకశక్తిలో పునర్నిర్మాణం అనే అంశం సర్ ఫ్రెడ్రిక్ చార్లెస్ బార్ట్లెట్ ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేసారు ఆయన ఏమి చేసారంటే ఒక కధని ఒక విద్యార్థుల గుంపుకి చెప్తారు ఆ కధ పేరు ఏమిటంటే థ వార్ ఆఫ్ ద గోస్ట్స్ మరియు ఆ కధని ఈ విద్యార్థులు మళ్ళీ చెప్పాలి బార్ట్లెట్ ఏమి రుజువు చేసారంటే ఆ కధ చాలా మంది విద్యార్థుల నోటి నుండి వచ్చినప్పుడు అది చాలా రకాలుగా పుననిర్మాణమైనది అమెరికన్ ఇండియన్ సంస్కృతికి సంబంధించిన విషయాలు అన్ని వదిలివేయబడ్డాయి మరికొన్ని హేతుబద్ధమైనవి జోడించారు విద్యార్థులు తిరిగి గుర్తుచేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు ఆ కథను మళ్ళి పునర్ణిర్మానించారు ఇక్కడ అదే ఆసక్తి కరమైన విషయం ప్రతి విద్యార్థి ఈ కధకి వాళ్ళ ఊహకి వచ్చిన ఒక విషయాన్ని చేర్చుతూ వెళ్లారు కధలోని కొన్ని వివరాలు సమం చేసి చాలా సులువుగా వివరించారు మరికొన్ని కారకాలు ఒకటికి పదింతలుగా విస్తరించి చెప్పబడ్డాయి అందుచేత చివరకి కథ మారిపోయింది బార్ట్లెట్ కథ పునర్నిర్వహించబడటానికి ముఖ్య కారణం ఏమిటంటే మీరు ఏదో విన్నారు అది మళ్ళి ఒక నోటినుండి ఇంకొక నోటి ద్వారా వచ్చినప్పుడు ఆ మొత్తం సంఘటన పునర్నిర్మించబడి చాలా విషయాలు సులువుగా అయిపోయాయి కొన్ని అవసరానికి మించి చెప్పబడ్డాయి చాలా విషయాలు తక్కువ చేసి చూపారు అందుకని అసలు కధాంశం మారిపోయింది ఒక ఆసక్తికరమైన ఉదాహరణ నేను ఇప్పుడు J P Das దాస్ మరియు రవీంద్ర కరుంగో రాసిన ఇండియన్ స్టడీస్ నుండి ఒక విషయం యథాతథంగా చెబుతాను వారు చాలా ఆసక్తికరమైన అధ్యయనం చేసారు ఈ అధ్యయనంలో రెండు ప్రముఖమైన జాతులు అంటే బ్రాహ్మణులు మరియు కాయస్థాస్ విశేషణాల జాబితాలను ఇచ్చారు మొదటి జాబితాలో బ్రాహ్మణులను మంచిగా వర్ణించే విశేషణాలు వున్నాయి ఉదాహరణకి బాగుంది చూడడానికి అందంగా వుంటారు శుభ్రంగా వుంటారు రెండవ జాబితాలో బ్రాహ్మణులను విరుద్ధమైన పదాలతో వర్ణించారు ఉదాహరణకి సభ్యత లేని దురాశ లావు ఇంకా మరికొన్ని విశేషణాలు అదే విధంగా కాయస్థాస్ కు చేసారు వీరికి ఇచ్చిన జాబితాలో కాయస్థాస్ ను మంచిగా వర్ణించే విశేషణాలు ఉన్నాయి ఇంకొక జాబితాలో విరుధంగా వర్ణించే విశేషణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ బ్రాహ్మణ కాయస్థాస్ జాబితాలో వున్నా విశేషణాలు నెమరువేసుకునేటప్పుడు అందరూ మంచి విశేషణాలకంటే ఎక్కువ విరుద్ధమైన విశేషణాలని గుర్తుపెట్టుకున్నారు దీని ఆధారంగా తీసుకుని J P దాస్ మరియు రవీంద్ర కరుంగో ఏమి నిర్ధేశించారంటే సాధారణంగా చాలా మంది మంచి విశేషణాల కంటే చెడు విశేషణాలు ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు ఇంట్రడక్టరీ సైకాలజీలో మాట్లాడిన ఇంకొక ఆసక్తికరమైన ప్రభావం ఏమిటంటే జిగ్నర్నిక్ ప్రభావం బ్లుమా జిగ్నర్నిక్ ఒక రష్యన్ సైకాలజిస్ట్ ఆవిడ పూర్తి చేసిన పనులను పూర్తి చేయలేని పనులను పోల్చి చూసారు ఆవిడ చేసే పనికి ఆటంకం కల్పించి ఈ అధ్యనంలో పాల్గొనేవారు పనిని పూర్తి చేయకుండా అడ్డు పడ్డారు చివరికి ఆవిడ తెలుసుకున్నది ఏమిటంటే పూర్తి చేసిన పనుల కంటే చేయకుండా అడ్డుపడిన పనులనే ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు దీనినే మనము జిగ్నర్నిక్ ప్రభావం అని అంటాము అయితే ఏ విషయాలు మీరు పూర్తి చేయలేక పోతారో ఆ విషయాలే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు ఇప్పుడు ఈ విషయం మన రోజు వారీ అనుభవాలతో సరి పోలకపోవచ్చు రవీంద్ర కరుంగో మరియు దత్తా కలిసి ఇంకొక ఆసక్తికరమైన అధ్యయనం చేసి వారు జిగ్నర్నిక్ ప్రభావంకు ఒక వివరణ ఇచ్చారు అది ఏమిటంటే భావోద్వేగం యొక్క తీవ్రత ఏ పని అయితే ప్రేరణ వలన పూర్తి అవుతుందో లేదా వివరించబడుతుందో ఆ ప్రేరణ ఒక క్లిష్టమైన కారకం అవుతుంది అంటే ఆ పని కాదు దాని వెనుక వున్నభావోద్వేగం ఆ పనిని పూర్తి చేయడానికి కారణం అవుతుంది ఏ పని అయితే ఒక బలమైన భావోద్వేగం కలిగిస్తుందో అది ఆహ్లాదకరమైనది కావచ్చు లేదా ఇష్టపడనిది అయినా కావచ్చు ఆ విషయం ఎక్కువ రోజులు గుర్తుంటుంది ఏమైనా గాని ఏ పని అయితే ఒక బలమైన భావోద్వేగం కలిగిస్తుందో ఆ పని లేదా ఆ సన్నివేశాలు బాగా జ్ఞాపకం ఉంటాయి మనం ఇదివరకటి ఉపన్యాసంలో ఏమి చెప్పామో మీకు గుర్తు వచ్చిందా ఏ విషయాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయో ఏ విషయాలలో వ్యక్తిగత ప్రాముఖ్యత ఉంటుందో ఏ విషయాలైతే ఎక్కువ శాతం మీలో భావోద్వేగాయాలను ప్రేరేపిస్తాయి అవి బాగా గుర్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి థాయ్ కనుగో ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తూ జిగ్నర్నిక్ ప్రభావం ఎలా పనిచేస్తుందో వివరించారు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విషయం జ్ఞాపకశక్తి నిర్మాణంలో కూడా చెప్పబడింది బట్లే జ్ఞాపకశక్తిలో పునర్నిర్మాణం ఉంటుందని నిరూపించారు జ్ఞాపకశక్తి నిర్మాణంలో ఎన్ని అనుభవాలో కుడగొట్టుకుంటామో అది ముఖ్యం అందులో క్లినికల్ ఏర్పాటు ఎక్కడైతే జ్ఞాపకశక్తి ఇంప్లాంట్ చేయబడుతుందో మరియు అధ్యనంలో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళ జీవితంలో అసలు జరగని సంఘటనలు గుర్తు చేసుకున్నారు ఇది అధ్యనంలో పాల్గొన్న వ్యక్తి యొక్క సూచించినదగిన విషయంపైనా ఆధారపడి ఉంటుంది కొన్ని రకములైన లేదా కొంత విషయం మీ జ్ఞాపకశక్తిలో ఇంప్లాంట్ అయి ఉంటుంది మీరు ఆ విషయాలని గుర్తుతెచ్చుకోవాలి మీరు మీ జీవిత విషయాలను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ సంఘటనలు అసలు మీరు అనుభూతి పొందక పోయి ఉండవచ్చు మీకు ఏమి చెప్పారంటే ఈ విధానంగా విషయాలు జరుగుతాయి దీనిని జ్ఞాన నిర్మాణం అని అంటారు ఇది జ్ఞాపక సవరణ అని అంటారు ఇది ఎందుకు జరుగుతుంది అంటే తప్పుడు సమాచారం ఆ తరువాత ఒక సంఘటన ద్వారా అనుభూతిని పొందిన లేదా మనుష్యులు కొత్త లేదా ప్రక్కద్రోవ పట్టించే సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే అసలు విషయం వక్రీకరిస్తుంది ఇదే విచారణలో జరుగుతుంది దీనినే సూచించే జ్ఞాపక శక్తి అని అంటారు అంటే ఒక ఉన్నతాధికారి ఒక అనుమానితుడుని ప్రశ్నించినప్పుడు మీరు కావాలనే ప్రశ్నలు వేస్తారు ఈ ప్రశ్నలకు చాలా విలువైన సమాధానాలు ఉంటాయి ఉదాహరణకి మీరు ఆ భవనం దగ్గర ఆ సమయంలో వున్నారా ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగినప్పుడు మీ నుండి అయితే వున్నాను లేదా అక్కడ లేను అనే సమాధానం వస్తుంది మీకు ఒక ఎంపిక వుంది నేను ఆ సమయంలో ఆ భవనం దగ్గర లేను అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇంకొక ఉదాహరణ తీసుకుందాం ఆ భవనం దగ్గర వున్నప్పుడు అసలు అక్కడ ఏమి జరిగింది అని నేను మిమ్మల్ని అడిగాను అప్పుడు మీకు నేను ఆ భవనంలో లేను అని ప్రకటించడానికి అవకాశం ఉండదు ప్రశ్న ఒక ఆధారమైన ప్రతిపాదన మీద ఆధారపడి వుంది అది ఏమిటంటే మీరు అక్కడ అంటే ఆ భవనంలో వున్నారు ఆ తరువాత ఆ పరిమితిని దాటి మిమ్మలిని మీరు ఆ భవనంలో ఏమి చూసారు అని అడుగుతారు ఇది సూచించే జ్ఞాపకశక్తి పరిధిలోనికి వచ్చే ఉదాహరణ అందుచేత ఇది ఒక తప్పుడు సమాచారం వాస్తవం ఏమిటంటే మీరు ఆ భవనంలో లేరు అనేది పరిగణలోనికి తీసుకోరు కానీ తప్పు వివరణ మీరు మొత్తము కొత్త సంఘటనలు నిర్మాణం తెలుసుకునేల చేస్తుంది అందుకే దీనిని నిర్మాణాత్మక జ్ఞాపకశక్తి అని అంటారు ఇప్పుడు మనము జ్ఞాపకశక్తి వక్రీకరణ గురించి చూద్దాము గుర్తుపెట్టుకోండి మనము ఇంకా మాట్లాడుకోవట్లేదు లేదా మర్చిపోవట్లేదు మర్చి పోవడము అనేది జ్ఞాపకశక్తి అనే అంశం క్రింద ఆఖరన వచ్చే పాఠ్యాంశము ఇప్పుడు జ్ఞాపకశక్తి వక్రీకరణ అంటే ప్రధానంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవడంలో వచ్చే మార్పు అంతర్గత లేదా బహిర్గతంగా కారకాలు వల్ల విషయం వక్రీకరణ జరుగుతుంది అందుకే జ్ఞానపరమైన వ్యత్యాసం ఉండవచ్చు మీకు ఒక వ్యత్యాసం ఉండవచ్చు అది మిమ్మలిని కొంతమంది గురుంచి మీకు చేదు అభిప్రాయం వున్న కారణంగా వాళ్ళ గురించి మంచి విషయాలను గుర్తు పెట్టుకోనివ్వదు ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని వారిలో వున్న మంచిని అభినందించరు ఎందుకంటే మీకు వారిపట్ల వుండే వ్యత్యాసం వల్ల మీరు గుర్తు పెట్టుకోలేకపోతున్నారు ఇప్పుడే మనము సూచించే విచారణ గురుంచి ఉదాహరణ తెలుసుకున్నాము మీరు సూచించే విచారణ నేను ఇప్పుడు అడిగే ప్రశ్న మీకు ఒక సంజ్ఞ ఇస్తుంది మీ నుండి ఏమి ఆశిస్తున్నాము అని మీరు ఏ విధమైన సమాధానం ఇవ్వాలి అని ఇది సూచించే ప్రశ్న ఇది తప్పకుండా జ్ఞాపకశక్తిని వక్రీకరిస్తుంది మరియు స్కీమా గురించిన పూర్తి వివరములు మీ మనసులో చేసుకున్న ప్రపంచ ప్రాతినిథ్యం మానసిక ప్రాతినిథ్యం అవి ఎక్కువ శాతంలో విషయాలను గుర్తు తెచ్చుకోవడంలో చాలా ముఖ్యమైనవి ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవడం లేదా వక్రీకరించడం మరియు సమాచారాన్ని గుర్తు చేసుకోవడంలో మీరు ఎంత ప్రేరేరింపబడి వున్నారు అనేది కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అందుకే మనము ఇప్పుడు జ్ఞాపకశక్తి యొక్క ప్రక్రియ తెలుసుకోవడానికి చేసే అధ్యయనంలో ఉపయోగించబడిన చాలా ప్రబలమైన పద్ధతులు గురుంచి తెలుసుకుందాము మనము నాలుగు ముఖ్యమైన పద్ధతుల గురించి తెలుసుకుందాము సునాయాసంగా గుర్తు తెచ్చుకోవడము ప్రైమింగ్ మరియు న్యూరోఇమేజింగ్ ఈ మధ్యకాలంలో వచ్చిన దృగ్విషయం ఇది మీరు గమనిస్తే ఇది చాలా ఎక్కువగా వాడబడుతున్న న్యూరోఇమేజింగ్ టెక్నిక్ ఈ పద్ధతిలో మెదడుని గణ విభజన చేసిన చిత్రాలు ఏ మెదడు భాగం ఏ రకమైన జ్ఞాపకశక్తిని గుర్తు పెట్టుకోవడంలో నిమగ్నం అయి వుంది అని తెలుసుకోవచ్చు మనము సునాయాసంగా గుర్తు తెచ్చుకునే అంశం నుండి తీసుకుంటే ఈ పాటికే మీకు అర్ధం అయి ఉంటుంది అది ప్రపంచం నించే గుర్తు చేసుకోవడము అది నేర్చుకున్న సమాచారాన్ని ఇష్టమైన క్రమములో జ్ఞప్తికి తెచ్చుకోవడము దీని అర్ధం ఏమిటంటే మీరు స్వేచ్ఛగా సమాచారాన్ని గుర్తు చేసుకోగలుగుతారు అంటే ఆ సంఘటన స్థానంతో సంబంధం లేకుండా మీరు విషయాన్ని గుర్తు చేసుకోగలుగుతారు మీకు గుర్తుందా మనము సీరియల్ పొజిషన్ ప్రభావంప్రాధాన్యత మరియు చిత్తశుద్ధి ప్రభావం గురుంచి చర్చిన్చుకున్నాము ఇప్పుడు నేను మీకు ఒక అంశాల జాబితా ఇచ్చి అందులో వున్న వస్తువులను అన్నీ నేను చూపించిన వరుస క్రమములోనే గుర్తు చేసుకోవాలని చెబుతాను అయితే ఉదాహరణకి మీకు ఒక వస్తువుల జాబితా ఇచ్చి మీరు మార్కెట్ నుండి అవి తీసుకుని రావాళి అని చెప్పి ఈ 15 వస్తువులు ఒక వరుస క్రమములో గుర్తుచేసుకోవాలని చెబుతాను అంటే మొదటి వస్తువు మొదట గుర్తు చేసుకోవాలి రెండవది రెండవసారి మూడవది మూడవ వరుస క్రమములో గుర్తు చేసుకున్నప్పుడు సాధారణంగా చాలా మంది వస్తువులను గుర్తు చేసుకోవడంలో పొరపాటు చేస్తారని గ్రహిస్తారు దీనినే మనము ఉపసంహరణ అని అంటాము ఇందులో వరుస క్రమ ప్రభావము ప్రాధాన్యత మరియు చిత్తశుద్ధి ప్రభావము అంటే అర్ధం చేసుకుంటాము ఉచితంగా అంటే సులువుగా గుర్తు చేసుకోవడం అనే పద్ధతి అన్నిటికంటే ఉత్తమ మైనది ఎందుకంటే పరస్పర సంబంధంగల స్థానాలను గుర్తు పెట్టుకోవాలని కంగారు ఉండదు మీరు కేవలం సమాచారాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటారు ఇప్పుడు ముందుచూపుతో కూడిన మార్కులు గుర్తు చేసుకోవడము ఒక సరైన పద్ధతిలో చేసుకోవడం అనేది పరిగణిస్తే ఉచితంగా లేదా ఇష్టం వచ్చినట్టు అంటే ఒక వరుస క్రమములో కాకుండా విషయాలను గుర్తు చేసుకోవడం అంటే మీరు కేవలం సమాచారాన్ని మాత్రమే గుర్తుచేసుకుంటున్నారు దానికి అనుగుణంగానే మీకు పాయింట్లు వస్తాయి అందువలన స్థానంతో సంబంధం లేకుండా మీరు కేవలం సమాచారాన్ని గుర్తు చేసుకుంటారు దానికి అనుగుణంగా మీకు స్కోర్ వస్తుంది అందువల్ల ఇది పద్ధతుల్లో ఎక్కువగా వాడే పద్ధతి జ్ఞాపకశక్తిని అధ్యయనం చేయడానికి రెండవ ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే గుర్తింపు ఈ మధ్యకాలంలో ఇది విరివిగా ఉపయోగించే టెక్నిక్ ఈ కోర్సు యొక్క మూల్యాంకనం గురుంచి చర్చించుకున్నప్పుడు బహుళ ఎంపిక వున్న అంశాలు గురుంచి తెలుసుకుంటాము అంటే మీరు కొన్ని దాగిన అంశాల నుండి నేర్చుకున్న సమాచారం లో సరైన సమాధానం మీరు గుర్తు పట్టాలంటే నేను ఇది నేర్చుకున్నాను దీనినే గుర్తు చేసుకునే పద్ధతి బహుళ ఎంపిక వున్న అంశాలు దీనికి మంచి ఉదాహరణ జ్ఞాపకశక్తిని అధ్యాయం చేసే మూడవ ముఖ్యమైన మరియు ఆసక్తి కరమైన విధానం ఏమిటంటే ప్రైమింగ్ ఇప్పుడు ప్రైమింగ్ విషయం లో మీకు ఉద్దీపన అంటే పరిచయం వుంది అది చాలా ముఖ్యం ఉద్దీపన అంటే తెలిసి ఉండడం వల్ల ఏమి అవుతుంది అంటే అది ప్రధానంగా మీలో సమాధానం చెప్పే ఉద్దీపనని సులభతరం చేస్తుంది దీని గురించి తరువాత మాట్లాడుకుందాము ఈ విషయాన్ని మనము ఒక దృష్టాంతంతో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నేను మిమ్మలిని తెరమీద ఏమున్నదో చూడమని చెప్పాను తెర చివరన ఉన్న బొమ్మ లోని వ్యక్తిని గుర్తుపట్టమని అడిగాను నేను చాలా ఖచ్చితంగా చెప్తాను మీలో ఎవ్వరు ఆ వ్యక్తిని గుర్తు పట్టలేరు దానికి కొంచం జోడిస్తాను నేను ఇప్పుడు మీకు ఇంకొన్ని సంజ్ఞలు ఇస్తే ఆ వ్యక్తిని మీరు గుర్తుపడతారా బహుశా మీలో కొంతమంది ఊహించవచ్చు నేను దానికి కొంచం జోడిస్తాను నాకు తెలుసు ఈ మధ్యకాలంలోనే ఒక సినిమాలో ఈయన నటించారు ఇప్పుడు మీరు ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా మీరు ముఖం లో సగం భాగాన్ని చూస్తే అప్పుడు మీరు ఇతను నాకు తెలుసు ఆయన భారతదేశ ప్రఖ్యాత సినీ నటుడు Mr అమితాబ్ బచ్చన్ ఇది ప్రైమింగ్ టెక్నీక్ మీకు ఆ నటుడి గురించి బాగా తెలుసు మీకు ముఖ లక్షణాలు బాగా తెలుసు కనుక మీకు సగం చిత్రం చూపించిన వెంటనే మీరు గుర్తించగలిగారు మొదటి సందర్భంలో మీరు గుర్తించడం లో విఫలమయ్యారు కానీ చాలా మంది విజయవంతంగా గుర్తించగలిగారు రెండవ స్లయిడ్ తరవాత మరికొన్ని గుర్తులు లేదా సంజ్ఞలు ఇవ్వబడ్డాయి ఈ పాటికే మీలో చాలా మంది గుర్తు పట్టేసేవుంటారు దీని తరువాత చాలా మంది బహుశా ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వుంటారు దీనినే ప్రైమింగ్ టెక్నిక్ అని అంటారు ఇప్పుడు ప్రైమింగ్ టెక్నిక్ సమర్థవంతమైనదిగా పరిగణించబడింది ఇదే రీతిలో మీరు ఒక దృశ్యఆధారిత ప్రైమింగ్ ని వాడుతుంటే అప్పుడు దృశ్య సంబంధిత గుర్తులు వాడడం మంచిది మీరు మాటలకు సంబంధించిన ప్రైమింగ్ వాడుతుంటే అప్పుడు మీరు నోటి ఆధారిత గుర్తులు వాడడం మంచిది ఆ సందర్భములో ప్రైమింగ్ చాలా సమర్ధవంతంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఒకే పద్ధతి వాడుతున్నారు